నమస్తే మ్యానుఫ్యాక్చరింగ్సిస్టం టెక్నాలజీ 2 వ భాగం మాడ్యూల్ 29 కి స్వాగతం ఈ మాడ్యూల్లో రోబోటిక్స్కు సంబంధించిన మరియు ఫ్యాక్టరీ ఆటోమేషన్కు సంబంధించిన కొన్ని విషయాలను మనం ఎక్కువగా చర్చిస్తాం చారిత్రాత్మకంగా రోబోటిక్స్ వ్యవస్థలు నిజంగా ఎలా ఉద్భవించాయి అనేదాన్ని చూద్దాం రోబోటిక్స్ రంగం ప్రారంభంతో సంబంధం కలిగి ఉన్న మొట్టమొదటి ఆర్టికులేటెడ్ ఆర్మ్ 1950 లో అభివృద్ధి చేయబడింది మరియు ఆర్టికులేటెడ్ ఆర్మ్ కొంచెం ముందుగానే అభివృద్ధి చేయబడ్డ మైక్రోప్రాసెసర్ల ద్వారా నియంత్రించబడింది అయితే ఆ తరువాత 50 మరియు 60 చివరిలో మైక్రోప్రాసెసర్ల రంగంలో చాలా సాంకేతిక అభివృద్ధి చోటుచేసుకొంది ఇది రోబోటిక్స్ వ్యవస్థల అభివృద్ధికి మూల ఇంధనంగా మారిపోయింది కాబట్టి 1950 నుండి మొదలుకొని ఇప్పటి వరకు వివిధ రూపాలు మరియు పరిమాణాలు కలిగిన అనేక రకాల రోబోట్లు అందుబాటులో ఉన్నాయి పరిశ్రమలలో మీకు తెలిసిన రోబోట్లు అనేక రకాలైన కార్యకలాపాలు చేయగలవు ఉదాహరణకు ఇవి కారు అసెంబ్లీకి వెల్డ్ అసెంబ్లీకి ఆటోమోటివ్ పరిశ్రమలలో విస్తృతంగా పెయింటింగ్ చేయడానికి కూడా ఉపయోగించబడతాయి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో వివిధ స్థాయిలలో నిర్వహించబడే మైక్రోఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ అలాగే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను సమీకరించడానికి కూడా రోబోటిక్స్ ఉపయోగించబడతాయి కాబట్టి ఈ రోబోటిక్స్ వ్యవస్థల తో పరిశ్రమలో n సంఖ్యలో ఉపయోగాలు ఉన్నాయి ప్రతికూలమైన లేదా కఠినమైన మరియు పునరావృత వాతావరణంలో రోబోట్ల ఉపయోగం వాస్తవానికి వాటి కొనుగోలుకు ప్రధాన కారణం మనం చాలా వస్తువులను ఉత్పత్తి చేయడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేసే సమయం ఎక్కువగా ఉన్నప్పుడు సమయ నియంత్రణ చాల అవసరం కాబట్టి స్పష్టంగా మరింత రిపిటబిలిటీ మరియు అక్క్యురసీ తో అటువంటి వేగవంతమైన ఉత్పత్తి అవసరమవుతుంది అందువల్ల ఆ అంశాల కారణంగా రోబోటిక్స్ వ్యవస్థలు పరిగణించబడతాయి నేను మీకు చెప్పినట్లుగా వెల్డింగ్ పెయింటింగ్ పిక్ అండ్ ప్లేస్ మెటీరియల్ హ్యాండ్లింగ్ మొదలయిన ఉపయోగాలతో ఇప్పుడు ఆటోమేటెడ్ డిస్క్రిట్ భాగాల తయారీ వ్యవస్థలలో ముఖ్యంగా సౌకర్యవంతమైన తయారీ వ్యవస్థలు రోబోలు అంతర్భాగంగా మారుతున్నాయి మొత్తం వ్యవస్థలో వేర్వేరు కార్యకలాపాలు లేదా వేర్వేరు ఉప వ్యవస్థ కార్యకలాపాల కొరకు రోబోట్లు ఉపయోగించకుండా వ్యవస్థ అమల్లో ఉందని మీరు ఆలోచించలేరు రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నిర్వచనం ప్రకారం పారిశ్రామిక రోబోట్ అంటే ఏమిటో చూద్దాం పారిశ్రామిక రోబోట్ అనేది ప్రోగ్రామబుల్ మల్టీఫంక్షనల్ మానిప్యులేటర్ ఇది వివిధ రకాల పనుల పనితీరు కోసం వేరియబుల్ ప్రోగ్రామ్ చేయబడిన కదలికల ద్వారా మెటీరియల్స్ భాగాలు సాధనాలు లేదా ప్రత్యేక పరికరాలను తరలించడానికి రూపొందించబడింది 1950 లో మొట్టమొదటిసారిగా రూపొందించిన ఆర్టికులేటెడ్ ఆర్మ్ నుండి ప్రధానంగా పారిశ్రామిక ఆటోమేషన్ మరియు ముఖ్యంగా కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ తయారీ వ్యవస్థల ఆధారిత ఆటోమేషన్ అభివృద్ధి ద్వారా రోబోటిక్స్ రంగంలో జరిగిన పరిణామాలు ప్రేరేపించబడ్డాయి తయారీ వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానం పార్ట్ 1 లో మనకు ఇంతకుముందు సంపూర్ణమైన కోర్సు ఉంది ఇక్కడ ఈ సిమ్ వ్యవస్థ లేదా మీకు తెలిసిన కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ ఉత్పాదక వ్యవస్థలు గొప్ప వివరాలతో వివరించబడ్డాయి పారిశ్రామిక రోబోట్ కంప్యూటర్ చేత నియంత్రించబడే మరియు పర్యవేక్షించబడే వివిధ రకాలైన జాయింట్ లతో అనుసంధానించబడిన అనేక దృఢమైన లింకులను కలిగి ఉంటుంది రోబోట్ యొక్క భౌతిక నిర్మాణం మానవ చేతిని పోలి ఉంటుంది మీకు చేయి యొక్క దిగువ భాగం చేయి పైభాగం రిస్ట్ వంటివి ఉన్నట్లు మీకు తెలుసు అదేవిధంగా నేను ఈ చేతుల డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ను లోయర్ ఆర్మ్ అప్పర్ ఆర్మ్ రిస్ట్ మరియు ముందుకు మీకు చేయగలిగితే ఈ చేయి యొక్క చేతి భాగం మీకు తెలుసు ఇది పూర్తి స్థాయి రోబోట్ ఆర్మ్గా అమలు చేయడానికి యాంత్రికంగా ఉంటుంది అటువంటి ఉదాహరణను ఇక్కడ చూద్దాం మరియు అందుబాటులో ఉన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమిటో అర్థం చేసుకొందాం 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కలిగిన ఒక సాధారణ పారిశ్రామిక రోబోట్ ఇక్కడ వివరించబడింది మీరు ఒకటిగా చేర్చబడిన ఎబిబి రోబోటిక్స్ చూడవచ్చు కాబట్టి ఇక్కడ మీరు మొదటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చూడవచ్చు పూర్తి యాంత్రిక రోబోట్ పాయింట్ C చుట్టూ తిరగడం ఇక్కడ తిరిగే కోణాలు చూపించబడ్డాయి కాబట్టి ఇక్కడ మొత్తం చేయి ఈ మొత్తం చేయి ఈ ప్రత్యేక దిశలో C గుండా తిప్పబడుతుంది మీకు తెలిసిన మరొకటి మలుపు యొక్క పాయింట్ B వద్ద ఉంటుంది ఇక్కడ లోయర్ ఆర్మ్ ముందుకు మరియు వెనక్కి కదలించబడుతుంది కాబట్టి మీరు చేతిలో చూడగలిగినట్లుగా లోయర్ ఆర్మ్ యొక్క కదలిక ఉంది కాబట్టి ఇది లోయర్ ఆర్మ్ యొక్క కదలిక కాబట్టి ఇది అగూర్ చేయవచ్చు మళ్ళీ A గురించి అక్షం 3 ఇక్కడ మనం మాట్లాడుతున్న అక్షం ఇక్కడ పై చేయి పైకి క్రిందికి కదలికలను రూపొందించవచ్చు ఇది లోయర్ ఆర్మ్ ఇది రోబోట్ బేస్ మొత్తం పనులు చేస్తుంది మరియు ఇక్కడే ఇది అప్పర్ ఆర్మ్ కాబట్టి మీకు ఇప్పటివరకు కనీసం 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లు నమోదుచేసారు కాబట్టి పాయింట్ D గుండా కదలిక కాబట్టి ఇది యాక్సెస్ 4 కి అనుగుణంగా ఉంటుంది అంటే పూర్తి రిస్ట్ సెంటర్ తిరగడం ఉదాహరణకు మానవ చేతిలో కూడా మీరు అప్పర్ ఆర్మ్ ని ఒక నిర్దిష్ట కోణంలో ఉంచిన తర్వాత మీరు చేయగలుగుతారు చేయి యొక్క రిస్ట్ భాగాన్ని క్రమబద్ధీకరించడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి అది D అనే టర్మ్ ద్వారా ఇవ్వబడింది మరియు చివరకు మీకు మరొక అక్షం ఉంది ఇది రిస్ట్ సెంటర్ చుట్టూ రిస్ట్ ను వంచడానికి అనుగుణంగా ఉంటుంది సాధారణంగా రిస్ట్ మధ్య అక్షం తిప్పడానికి వీలు కల్పించిన తర్వాత మీరు రిస్ట్ ను తలక్రిందులుగా చేసి రిస్ట్ సెంటర్ గురించి రిస్ట్ ను వంచవచ్చు కాబట్టి అక్షం E ద్వారా అర్థం మరియు చివరికి రోబోట్ యొక్క 6 వ అక్షం మౌంటు ఫ్లాన్స్ లేదా టర్నింగ్ డిస్క్ యొక్క మలుపు ద్వారా కొంత ఆపరేషన్ చేస్తుంది ఆటోమోటివ్ పరిశ్రమలో మనం స్ప్రే పెయింట్ ను విస్తృత విస్తీర్ణంలో లేదా పెద్ద సంఖ్యలో భాగాల మధ్య అప్లై చెయ్యడం గురించి మాట్లాడుతున్నాము అక్కడ ఫ్లాన్ రొటేషన్ ఉంది ఇది పెయింట్ను చల్లుతుంది ఆపై మనం ఒక రకమైన పెయింటింగ్ పాలిష్ లేదా బఫింగ్ రకమైన రోబోటిక్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఇక్కడ మళ్ళీ అలాంటి భ్రమణాలు బఫింగ్ వీల్ను బాడీకి చాలా దగ్గరగా తరలించడానికి ఉపయోగిస్తారు కాబట్టి మానవ చేతిలో ఉన్నట్లుగా ఈ ఆరు వేర్వేరు కదలికలతో నిర్మించవచ్చు మరియు ఇది సాధారణంగా ఒక రేఖాగణితంగా వర్గీకరించగలిగిన రోబోటిక్ వ్యవస్థ కలిగిఉంటుంది ఇలా చెప్పిన తరువాత రోబోట్ల ముఖ్యమైన భాగాలను పరిశీలిద్దాం అవి సాధారణంగా మానిప్యులేటర్ కంట్రోలర్ మరియు పవర్ సప్లై సోర్స్ కలిగి ఉంటాయి అవసరమయ్యేవి ఏమిటి అంటే ఇవి కాబట్టి రోబోట్ యొక్క ముఖ్యమైన భాగం రోబోట్ కలిగి ఉన్న డ్రైవ్ సిస్టమ్ యొక్క పవర్ సప్లై సోర్స్ డ్రైవ్ సిస్టమ్ శక్తిని సరఫరా చేస్తుంది ఇది రోబోట్ను తరలించడానికి వీలు కల్పిస్తుంది రోబోట్ యొక్క చురుకైన పనితీరు ఉపయోగించే డ్రైవ్ సిస్టమ్ ద్వారా నిర్ణయించబడుతుంది ఇది ప్రధానంగా ఉపయోగం మరియు పని చేయుటకు కావలసిన సామర్థ్యంలపై ఆధారపడి ఉంటుంది ప్రధానంగా రెండు లేదా మూడు వ్యవస్థలు ఉన్నాయి ఇది రోబోట్లకు యాంత్రిక శక్తిని వర్తింపజేస్తుంది ఒకటి హైడ్రాలిక్ డ్రైవ్ సిస్టమ్మరొకటి ఎలక్ట్రికల్ మరియు మూడవది న్యూమాటిక్ వాస్తవానికి ఈ మూడింటిలో చాలా ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి ముందుగా హైడ్రాలిక్ డ్రైవ్ చూద్దాం కాబట్టి హైడ్రాలిక్ డ్రైవ్ ఇది రోబోట్కు ఎక్కువ వెలాసిటీ ఇస్తుందని మీకు తెలుసు దాని ఆపరేషన్ చేయడంలో చాలా బలం కూడా ఇస్తుంది ఈ వ్యవస్థలను లినియర్ లేదా రోటేషనల్ జాయింట్ లను మోషన్ లోకి తీసుకొనిరావడానికి రూపొందించవచ్చు మరియు ప్రధానంగా సూచించినట్లుగా స్పష్టంగా ఒక మాధ్యమం చమురు కదలిక ద్వారా కొన్ని ప్రేజరైజ్డ్ పిస్టన్లు రోబోట్ అంతటా ఉంటాయి అటువంటి రోబోటిక్ వ్యవస్థలో లీకేజీల అదనపు సమస్యలు వస్తాయి ముఖ్యంగా నేల తడిసి జిగట మురికిగా మారుతుంది మరియు నేల యొక్క ఆకుపెన్సీ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే యాంత్రిక కదలికను కలగజేసే అదనపు చమురు ప్రెజర్ సిలిండర్ మరియు నిల్వ ట్యాంకు లను ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ డ్రైవ్ రోబోట్ల వాడకం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న వాతావరణంలో హైడ్రాలిక్ డ్రైవ్ రోబోట్లుఉపయోగించబడతాయి ఉదాహరణకు మనం మాట్లాడుతున్న ఆటోమోటివ్ పెయింట్ షాపులో స్ప్రే పెయింటింగ్ స్పష్టంగా పెయింట్ థిన్నర్ ఉంటుంది ఇది ఎక్కువ మండే మరియు ఆవిరయ్యే స్వభావం కలది కాబట్టి అక్కడ మీరు విద్యుత్ ప్రమాదం లేదా అగ్ని ప్రమాదం లేకుండా ఏదైనా చేయలేకపోవచ్చు అందువల్ల సాధారణంగా ఇక్కడ మీరు హైడ్రాలిక్ డ్రైవ్ రోబోట్ను ఉపయోగించవచ్చు ఎలక్ట్రికల్ డ్రైవ్ రోబోట్లు ఉన్నాయి ఇవి వాటితో పోల్చితే మీకు మరింత అక్క్యురసీ గలవి ఎందుకంటే స్పష్టంగా ఎలక్ట్రికల్ డ్రైవ్ వ్యవస్థలు బాగా నియంత్రించబడతాయి అవి మంచి రిపీటబిలిటీ ప్రదర్శిస్తాయి అవి ఉపయోగించడానికి కూడా శుభ్రంగా ఉంటాయి కానీ హైడ్రాలిక్ యాక్చుయేషన్ ద్వారా ఇవ్వగలిగినంత ఎక్కువ బలం లేదా వెలాసిటీ ఉండకపోవడం దాని ప్రతికూలతలు ఎందుకంటే ప్రేజరైజ్డ్ సిలిండర్ అధిక బలం లేదా వేగం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది దురదృష్టవశాత్తు ఎలక్ట్రికల్ డ్రైవ్ల ద్వారా ఇవ్వగలిగే టార్క్ ఆర్పిఎమ్ ఉత్పత్తి సాధారణంగా విద్యుత్ అవసరాలు లేదా మోటార్లు యొక్క శక్తి పరిమితి ద్వారా పరిమితం చేయబడతాయి ఇవి అటువంటి వ్యవస్థలను నడిపిస్తాయి కాబట్టి సిఎన్సి నియంత్రణలో ఉన్నట్లే తయారీ వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానం పార్ట్ 1 లో మనం ఇంతకుముందు చూశాము ఇక్కడ కూడా మోటార్ల రకాలు స్టెప్పర్ మోటారు లేదా డైరెక్ట్ కరెంట్ సర్వో మోటార్ ద్వారా నడిచే ప్రక్రియలు కావచ్చు ఇది చాలా ఎండ్ టార్క్ ఉపయోగం అవుతుంది మరియు ఇది ప్రిసైజ్నెస్ లేదా అక్క్యురసీ కి సంబంధించినది నేను దీన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సిఎన్సి గురించి ఉపన్యాసం చేస్తున్నప్పుడు చాలా వివరంగా చూసారు మూడవ రకం న్యూమాటిక్ డ్రైవ్ సిస్టమ్స్ ఇవి సాధారణంగా చిన్న రోబోట్లకు ఉపయోగిస్తారు తక్కువ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్న ఈ రోబోట్లు ఒక వస్తువును ఒక ప్రదేశంలో నుండి మరియు మరొక ప్రదేశంలో ఉంచడం వంటి సాధారణ పిక్ మరియు ప్లేస్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి కాబట్టి ఇవి ఇప్పటికే ఆవి మోయవలసిన బరువుల పరంగా బాగా నిర్వచించడి ఉంటాయి మరియు ఇది కేవలం స్తానం మార్పు మాత్రమే కాబట్టి ఈ కార్యకలాపాలు సాధారణంగా సులభమైనవి మరియు చిన్న సైకిల్ సమయాలను కలిగి ఉంటాయి కాబట్టి వాయు శక్తిని స్లైడింగ్ మరియు లేదా రోటేషనల్ జాయింట్ ల కొరకు ఉపయోగించవచ్చు మరియు న్యూమాటిక్ రోబోట్లు ఎలక్ట్రికల్ మరియు హైడ్రాలిక్ రోబోట్ల కన్నా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఎందుకంటే మీరు ఎక్కువ నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు మీరు చేయవలసిందల్లా ఒక నిర్దిష్ట క్రమంలో వివిధ వాల్వ్ లను యాక్చువేట్ చేయడం తద్వారా వాయు ప్రవాహం వాస్తవానికి రోబోట్ యాంత్రిక పని చేసేలా చేస్తుంది కాబట్టి ఆవిధంగా పవర్ సిస్టమ్స్ వర్గీకరించబడతాయి రోబోట్ కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన భాగం సెన్సార్లు కాబట్టి స్పష్టంగా సెన్సార్లు అనేవి వ్యవస్థలు ఇవి నియంత్రణ వ్యవస్థకు ఫీడ్బ్యాక్ అందిస్తాయి మరియు రోబోట్లకు మరింత సౌలభ్యాన్ని ఇస్తాయి తరువాత అనేక రకమైన సెన్సార్లు ఉన్నాయి దృశ్య సెన్సార్లు ఉన్నాయి ఇవి మరింత ఖచ్చితమైన మరియు తెలివైన రోబోట్ల నిర్మాణానికి ఉపయోగపడతాయి వాటి ప్రయోజనం ఆధారంగా వాటిని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు కాబట్టి ఉదాహరణకు మీరు పొజిషన్ సెన్సార్ను కలిగి ఉండవచ్చు ఇది జాయింట్ స్థానాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగించబడుతుంది ఇది స్థానంకు గురించిన సమాచారం యొక్క ఫీడ్బ్యాక్ నియంత్రణ వ్యవస్థకు పంపిస్తుంది తద్వారా జాయింట్ కదలికల యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ణయించడానికి ఉపయోగించబడుతుంది ఖచ్చితమైన జాయింట్ కదలికలు నిర్దేశించిన పనిని నిర్వహించే ఎండ్ ఎఫెక్టర్స్ ను సరైన పొజిషన్ లో ఉంచడానికి ఉపయోగపడతాయి తరువాత రేంజ్ సెన్సార్లు ఉన్నాయి ఇవి ఆపరేషన్ రేంజ్ గురించి మాట్లాడుతాయి కాబట్టి ఇది రిఫరెన్స్ పాయింట్ నుండి ఇతర ప్రాముఖ్యత గల పాయింట్లకు దూరాలను కొలుస్తుంది టెలివిజన్ కెమెరాలు లేదా సోనార్ ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్ల ద్వారా రేంజ్ ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది ఎక్కువ సంఖ్యలో సెన్సార్లను ఉపయోగించడం ద్వారా సమస్యను తగ్గించవచ్చు ఆలోచన ఏమిటంటే రోబోట్ పరిధిలో ఒక గుర్తు ఉండాలి రోబోట్ యొక్క కదలిక పరిధిలో మరేదైనా కదలిక ఉంటే అవి ఢీ కొట్టుకొనే సందర్భం ఉంటుంది ఒక సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఉండాలి దానివల్ల భిన్నమైన వాతావరణంలో ఏదయినా అడ్డంకి ఎదురైనప్పుడు రోబోట్ యొక్క యాంత్రిక కార్యకలాపాలను ఆపివేస్తుంది కాబట్టి ఇది సెన్సింగ్లో చాలా ముఖ్యమైన విషయం వెలాసిటీ సెన్సార్లు ఉన్నాయి వీటిని మానిప్యులేటర్ వేగాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు మానిప్యులేటర్ యొక్క డైనమిక్ పనితీరులో వెలాసిటీ ఒక ముఖ్యమైన భాగం కాబట్టి పాయింట్ల మధ్య కదలికల సమయంలో త్వరణం యొక్క లో మార్పు డైనమిక్ స్వభావాన్ని పెంచుతాయి యాక్సిలరేషన్ లో మార్పుల కారణంగా ఇనర్సియల్ ఫోర్సెస్ వేగం యొక్క మార్పు కారణంగా డాంపింగ్ ఫోర్సెస్ మరియు లింకులలో గురుత్వాకర్షణ వలన కలిగే పొడిగింపు కారణంగా స్ప్రింగ్ ఫోర్సెస్ ఉంటాయి మరియు తీసుకువెళ్లాల్సిన బరువులు పర్యవేక్షించబడాలి మరియు మానిప్యులేటర్ యొక్క డైనమిక్ పనితీరును చక్కగా ట్యూన్ చేయడానికి నియంత్రించబడుతుంది ఇది ముఖ్యంగా రోబోట్ల కదలికలతో సంబంధం కలిగిన ఎండ్ ఎఫెక్టర్ లేదా ఇతర లింక్ ల వెలాసిటీ యొక్క పర్యవేక్షణను కొనసాగిస్తుంది ఇవి గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి మంచి ఉదాహరణ DC టాకోమీటర్ వెలాసిటీ సమాచారం యొక్క ఫీడ్బ్యాక్ కోసం సాధారణంగా ఉపయోగించే పరికరాల్లో ఇది ఒకటి కాబట్టి ఇది ఒక DC జెనరేటర్ ఇది ఇది ఆర్మేచర్ యొక్క యాంగులర్ వెలాసిటీకి అనులోమానుపాతంలో ఉండే అవుట్పుట్ వోల్టేజ్ను అందిస్తుంది స్పీడ్ సెన్సింగ్ మళ్లీ తిరిగి వెలాసిటీ ని లెక్కిస్తుంది ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి వీటిని భౌతిక సంపర్కం లేకుండా పేర్కొన్న దూరం లో లేదా ప్రదేశంలో ఒక వస్తువు ఉనికిని గుర్తించడానికి మరియు సూచించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది దాదాపుగా రేంజ్ సెన్సార్లు మాదిరిగా ఉంటుంది రేంజ్ సెన్సార్ ప్రాథమికంగా రోబోట్ ఏ రేంజ్ వరకు కదులుతుందో తెలియజేస్తుంది మరియు కొన్ని రేంజ్ సెన్సార్లు కూడా ఎప్పటికప్పుడు ప్రాక్సిమిటీ సెన్సార్లుగా పనిచేస్తాయి కానీ మీకు తెలుసా ఇండిపెండెంట్ ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి ఇది ఒక నిర్దిష్ట దూరం లేదా ప్రదేశంలో ఒక వేరే వస్తువు ఉనికిని గ్రహించే పనిని మాత్రమే చేస్తుంది మరియు ఈ సెన్సార్లు సాధారణంగా ఏదైనా వస్తువు మార్గంలో అడ్డుగా వస్తే అటువంటి వస్తువునుండి వచ్చే రిఫ్లెక్టెడ్ సంకేతాల ఆధారంగా పనిచేస్తాయి ఇది కాంతిని తిరిగి సోర్స్ కి పంపుతుంది మరియు ఆవి దీనిని ఈ వస్తువు నుండి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ సంకేతాలు ఎల్ఈడి ట్రాన్స్మిటర్ల ద్వారా వెలువడతాయి మరియు ఒక విధమైన ఫోటో డయోడ్ రిసీవర్ అమరిక ద్వారా రిసీవ్ చేసుకుంటారు ఆలోచన ఏంటంటే మీకు సిగ్నల్ వచ్చిన వెంటనే యాంత్రికంగా క్రమబద్ధీకరించి రోబోట్ యొక్క మార్గాన్ని లేదా ట్రాక్ ని మార్చడం తో ఢీకొనడం నివారించవచ్చు కాబట్టి విభిన్న సెన్సింగ్ సామర్ధ్యాలతో అనేకరకమైన వేరు వేరు సెన్సార్లు ఉన్నాయి ఉదాహరణకు ఆకాస్టిక్ సెన్సార్లు వాయువు ద్రవ లేదా ఘనపదార్థము నుండి శబ్ద తరంగాలను గ్రహించి అర్థం చేసుకుంటాయి టచ్ సెన్సార్లు సెన్సార్ ఒక వస్తువు మరియు మరొక వస్తువు మధ్య ఫీజికల్ కాంటాక్ట్ సూచిస్తాయి ఫోర్స్ సెన్సార్లు రెండు వస్తువుల మధ్య ఫోర్స్ మరియు టార్క్ విలువలు అన్నిదిశలలో కొలుస్తాయి కాంటాక్ట్ లో ఉన్న భాగాల స్థానంపై మరింత ఖచ్చితమైన డేటాను అందించడానికి టాక్టిల్ సెన్సార్లు అభివృద్ధి చేయబడ్డాయి మరియు ఇది వివేకంతో ఆలోచించే లేదా ప్లాన్ చేసే సామర్థ్యం కలిగిఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు రోబోట్ కదలిక మరియు ఖచ్చితత్వం గురించి మాట్లాడుదాము సిస్టమ్ కొంత సిగ్నల్కు ప్రతిస్పందించడానికి తీసుకొనే సమయం మరియు స్థిరత్వం రోబోట్ కదలిక యొక్క రెండు ప్రధాన ముఖ్యమైన లక్షణాలు స్పీడ్ అనేది ఎంత త్వరగా రోబోట్ చేయి ఒక పాయింట్ నుండి మరొకదానికి కదులుతుంది అన్న దానిని నిర్వచిస్తుంది మరియు స్టెబిలిటీ అనేది తక్కువ హెచ్చుతగ్గులు గల రోబోట్ కదలికను తెలియజేస్తుంది మంచి రోబోట్ తగినంత వేగంగా ఉంటుంది కానీ అదే సమయంలో మంచి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నియంత్రించబడడానికి మూడు ముఖ్యమైన ప్రాథమిక లక్షణాలు స్పేషియల్ రిజుల్యూషన్ యాక్క్యురసీ మరియు రిపీటబిలిటీ కాబట్టి స్పీడ్ మరియు స్థిరత్వం తరచుగా విరుద్ధమైన లక్ష్యాలుగా పరిగణించబడతాయి ఏదేమైనా రోబోట్ కోసం రెండు పారామితుల మధ్య మంచి సమతుల్యత గల మంచి నియంత్రణ వ్యవస్థను రూపొందించవచ్చు ఏదైనా రోబోటిక్ కదలిక మరియు ప్రెసిషన్ వివరణలో ఉన్న మూడు ముఖ్యమైన అంశాలు లేదా మూడు ప్రాథమిక లక్షణాలు స్పేషియల్ రిజుల్యూషన్ యాక్క్యురసీ మరియు రిపీటబిలిటీ అని మీకు తెలుసు కాబట్టి నిర్వచన పరంగా ఈ స్పేషియల్ రిజుల్యూషన్ పని వాల్యూమ్ ని విభజించడానికీ వీలైన రోబోట్ కదలికలో అతి చిన్న ఇంక్రిమెంట్ ను తెలుపుతుంది ఇది వ్యవస్థ యొక్క నియంత్రణ రిజల్యూషన్ మరియు రోబోట్ల యాంత్రిక లోపాల పై ఆధారపడి ఉంటుంది కాబట్టి నియంత్రణ రిజల్యూషన్ చాలా అధిక ప్రమాణంగా లేకపోతే అప్పుడు రోబోట్ దాని చలన మార్గంలో కదిలే ఇంక్రిమెంట్ మొత్తాలు ఎక్కువగా ఉండవచ్చు మరియు ఈ ఇంక్రిమెంట్ కూడా బహుశా అస్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఇంక్రిమెంట్ మారుతూ ఉంటుంది కాబట్టి స్పెషియల్ రిజల్యూషన్ ఆలా నిర్వచించబడింది ఇప్పుడు మనం న్యూమరికల్ ఉదాహరణ గురించి మాట్లాడుదాం మీరు ఎలా కనుగొంటారు రోబోట్ యొక్క నియంత్రణ మెమరీ 8 బిట్ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దీనికి రెండు రోటేషనల్ జాయింట్స్ మరియు ఒక లీనియర్ జాయింట్ ఉన్నాయి మరియు లీనియర్ లింక్ దాని పొడవును 0 2 మీటర్ల నుండి 1 2 మీటర్ల వరకు మార్చడానికి వీలైనప్పుడు మీరు కంట్రోల్ రెజల్యూషన్ ను కనుగొనవలిసి ఉంటుంది స్పష్టంగా కంట్రోల్ బిట్ మెమరీ 8 బిట్ అయితే అంటే సిస్టమ్లోకి ప్రోగ్రామ్ చేయగల ఇంక్రిమెంట్ల సంఖ్య ఖచ్చితంగా 28అవుతుంది ఇది బైనరీ సంఖ్య కాబట్టి సుమారు 256 కాబట్టి ఈ రకమైన నిల్వ సామర్థ్యంతో రోటేషనల్ జాయింట్ మొత్తం పరిధి ఉదాహరణకు జాయింట్ ను 360º తిప్పిగలిగినట్లయితే ఇది వాస్తవానికి 360256కి సమానంగా ఉంటుంది ఇది 1 4º రిజల్యూషన్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది రిజల్యూషన్ కాబట్టి ప్రాథమికంగా కంట్రోలర్ యొక్క నిల్వ సామర్థ్యము లేదా రోబోట్ యొక్క కంట్రోల్ మెమరీ నేరుగా చిన్న ఇంక్రిమెంట్లను నిల్వ చేసే సామర్థ్యాము తో సంబంధం ఎలా కలిగి ఉంటుందో మీరు ఇప్పుడు చూడవచ్చు అందువలన రోబోట్ ను 1 4º ల కంటే తక్కువ స్థానంలో వుంచాలి అంటే సాధ్యంకాదు ఎందుకంటే రోబోట్ కంట్రోలర్ 1 4º మరియు అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఇస్తోంది కాబట్టి ఇది ఒక రకంగా ఈ ప్రత్యేకమైన రోబోట్లో అమలు చేయయగలిగిన భ్రమణచలనము కనీసకొలత అదేవిధంగా రోబోట్ల పరిధి 1 2 వరకు ఉంటే అంటే 1 మీటర్ ఇది కలిగి ఉన్న రిజల్యూషన్ మళ్ళీ 1256 మీటర్లు అవుతుంది 906 మిల్లీమీటర్లకు దగ్గరగా ఉంటుంది లేదా స్పష్టంగా 3 9 లేదా 4 మిల్లీమీటర్ల మధ్య విలువ రిజల్యూషన్ అవుతుంది నేను 4 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఖచ్చితత్వంతో ఉంచాలనుకుంటే ఈ రకమైన 8 బిట్స్ నిల్వ సామర్థ్యంతో 4 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఆలా చేయడం సాధ్యం కాదు కాబట్టి రోబోట్ లో భాగమైన స్పెషియాల్ రిజల్యూషన్ ను మీరు ఈ విధంగా నిర్వచించవచ్చు సహజంగానే ఆక్క్యురసీ కంట్రోల్ రిజల్యూషన్ పరంగా రోబోట్ దాని మణికట్టు చివరను కోరుకున్న లక్ష్య బిందువు వద్ద ఉంచగల సామర్థ్యం గా నిర్వచించవచ్చు ఆక్క్యురసీ ఈ కంట్రోల్ రిజల్యూషన్ లో సగం గా నిర్వచించబడింది కాబట్టి 4 మిమీ దూరంలో రెండు కంట్రోల్ పాయింట్లు ఉన్నాయని అనుకుందాం ఆక్క్యురసీ కనీసం 2 మిమీ ఉండాలి అప్పుడే ఒక పాయింట్ నుండి మరొక దాని స్థానానికి చేరుకోగలదు ఆక్క్యురసీ వెనుక ఉన్న మొత్తం ఆలోచన అది కాబట్టి ఒక ప్రాథమిక నియంత్రణ యూనిట్ కంటే స్థానభ్రంశాలు చిన్నవి దీనికి కారణం ప్రోగ్రామ్ చేయడం లేదా సగటున కొలవడం అవి సగం BRCU లో ఉన్నాయి రోబోట్ యొక్క ఆక్క్యురసీ అనేక కారకాలు ప్రభావితము చేస్తాయి ఉదాహరణకు చేయి పూర్తిగా చాచినప్పుడు మరియు ఫుల్ లోడ్ కండిషన్ లో డిఫామేషేన్ ఎక్కువ ఉండటం చేత ఆక్క్యురసీ తక్కువగా ఉంటుంది చేయి దాని బేస్ కి దగ్గరగా ఉంటే ఎందుకంటే ఇప్పుడు రోబోట్ మోచేయి తక్కువ లోడింగ్ పరిస్థితి లో ఉంటుంది కాబట్టి ఆక్క్యురసీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్క్యురసీ కూడా క్రియాశీలక విషయానికి సంబంధించినది రోబోట్ చేయి పూర్తిగా చాచి ఉందా లేదా దాని బేస్ కు దగ్గరగా అనేదాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి రోబోట్లలో ఐడియల్ గా లీనియర్ వేరింగ్ లింక్స్ కు మాత్రమే ఆక్క్యురసీ ఏకరీతిగా పరిగణించబడుతుంది కానీ కోణీయంగా వేరింగ్ లింక్స్ మొదలైనవి వాటికీ కాదు మీకు తెలిసిన అనేక ఇతర కారకాలు విభిన్న రకాల స్ట్రేస్ లు భ్రమణ మరియు సరళ రేఖా చలనము కారణంగా ఆక్క్యురసీ మారవచ్చు ఇతర అంశం రిపీటబిలిటీ కాబట్టి ఇది రోబోట్కు గతంలో బోధించిన స్థానంలో తన ఎండ్ ఏఫక్టర్ ఉంచే సామర్థ్యాన్ని సూచిస్తుంది కాబట్టి రోబోట్ ఒక నిర్దిష్ట బిందువుకు వెళ్లాలని నేను కోరుకుంటే ఒక పాయింట్ A కి వెళ్లడానికి మీకు ఎంత సమ్మతి ఎంత ఖచ్చితత్వం ఉందో ఆది రిపీటబిలిటీ రిపీటబిలిటీ లోపాన్ని కొలవడానికి ఒక మార్గం ఉంది మరియు ఇది క్రింద ఇచ్చిన విధంగా ఆక్క్యురసీకి భిన్నంగా ఉంటుంది ఈ ఉదాహరణను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం కుడి వైపున ఉన్న ఫిగర్ లో చూపిన విధంగా ఒక పాయింట్ A ను లక్ష్య స్థానం అనుకొందాం ఈ ప్రత్యేక ఫిగర్ లో స్థానం A ఇక్కడ సూచించబడుతుంది కాబట్టి ఈ స్థానం ప్రోగ్రామ్ చేసిన తర్వాత రోబోట్ యొక్క ఎండ్ ఎఫెక్టర్ వెళ్ళాలి కానీ స్పెషియల్ విలువల పరిమితులు మరియు ఖచ్చితత్వం వలన ప్రోగ్రామ్ చేసిన పాయింట్ పాయింట్ B అవుతుంది కాబట్టి A కి వెళ్ళే బదులు రోబోట్ వేరొక పాయింట్ B కి ఇక్కడికి వెళుతుంది పాయింట్ A మరియు పాయింట్ B మధ్య దూరం రోబోట్ యొక్క పునరావృత సామర్థ్యంపై పరిమితుల ఫలితంగా వస్తుంది ఎందుకంటే స్పష్టంగా ప్రతిసారీ అది ప్రోగ్రామ్ చేసిన పాయింట్ A కి వెళ్ళాలి కానీ లోపము ఉండటం వలన ఇది వాస్తవానికి A కి వెళ్ళవలిసింది అనుకోకుండా B కి వెళుతుంది అయితే అది సాధ్యం కాకపోవచ్చు లేదా ప్రతిసారీ అది B పాయింట్కు వెళుతుందని అనుకోవడం సమంజసం కాదు ఎందుకంటే ఇక్కడ అది C దగ్గర ఎక్కడికయినా వెళ్ళే మరొక ప్రత్యేక సందర్బము ఉండవచ్చు ఇది ఇక్కడ చూపిన విధంగా దాదాపుగా A నుండి ఒకే విధమైన దూరం లేదా రిపీటబిలిటీ కలిగి ఉండవచ్చు ఇలాంటి అనేక రకాల పాయింట్లు ఈ ప్లస్ల ద్వారా సూచించబడ్డాయి ఒకసారి ప్రోగ్రామ్ చేయబడిన స్థానం పాయింట్ A కి వెళ్ళవలసి ఉంటుంది అలాకాకుండా వీటిలో దేనిదగ్గరికైనా వెళ్ళవచ్చు కాబట్టి ఇప్పుడు ఆక్క్యురసీ ఎర్రర్ AB చేత సూచించబడుతుంది కానీ రిపీటబిలిటీ లోపాలు వాస్తవానికి BC పాయింట్ ద్వారా సూచించబడతాయి కాబట్టి ఒక ఒక అంశం ఖచ్చితంగా ఉంచడం మరొక అంశం ఏమిటంటే మీరు దానిని ఉంచినప్పుడు మీరు దానిని ఎంత రిపీటబిలిటీ తో ఉంచుతున్నాం అన్నది ప్రశ్న కాబట్టి రిపీటబిలిటీ అంటే ఏమిటి మరియు ఖచ్చితత్వం ఏమిటి అని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి కాబట్టి ఉదాహరణకు AB ఈ సందర్భంలో ఖచ్చితత్వ లోపం మరియు BC మరియు అటువంటి BC చాలా ఉండవచ్చు C పాయింట్ ఇక్కడ లేదా ఇక్కడ ఉండవచ్చు లేదా ఒక నిర్దిష్ట దగ్గరి డొమైన్లో మీకు తెలిసిన మరేదైనా ఉండవచ్చు అక్కడ C లు ఉండవచ్చు అనేక ట్రయల్ విషయంలో కావలిసిన Cలు యొక్క సమితి ఉందని మీరు కనుగొంటారు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ C ను ఎంత బాగా నిర్వచించారు మరియు ఏ పరిధిలో రోబోట్ పని చేస్తే C తక్కువగా ఉంటుందో గమనించవలెను కాబట్టి మీకు ప్రశ్నలోని రిపీటబిలిటీ లోపం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సాధారణంగా ఇక్కడ ఈ అంతర్గత వృత్తం ద్వారా సూచించబడినది కాబట్టి నాకు తక్కువ రిపీటబిలిటీ లోపం ఉందని అనుకుంటే స్పష్టంగా ఇవి సందర్భాలు ఇక్కడ రిపీటబిలిటీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది వాస్తవానికి కొంచెం ఎక్కువ కానీ మళ్ళీ అదే పరిధిలో కూడా కావచ్చు కాబట్టి ఇది తప్పనిసరిగా అటువంటి C మరియు పాయింట్ B ల మధ్య ఉన్న వ్యాసార్థం మీకు తెలుసు ప్రోగ్రామింగ్ పాయింట్ A అయినప్పుడు అది అక్కడికి వెళ్లకుండా లోపం కారణంగా B వద్దకు వెళుతుంది కాబట్టి ఇది ఒక కేసు కావచ్చు ఇది వాస్తవానికి ఇక్కడ రిపీటబిలిటీ లోపం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వాస్తవానికి పాయింట్లు బయటి వైపు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు రిపీటబిలిటీ మరియు అక్క్యురసీ లోపాలను ప్లాట్ చేస్తారు మంచి ఆలోచన ఏమిటంటే మీరు ఇంతకు ముందు SQC లో చేసినట్లుగా స్టాండర్డ్ డీవియేషన్ మరియు సగటు యొక్క దృక్కోణం నుండి చూడగలుగుతారు ఆపై మీకు తెలిసిన వ్యాప్తి అక్క్యురసీ లోపం చుట్టూ మనము చూడవచ్చు రిపీటబిలిటీ లోపం ఎక్కువ లేదా అంతకంటే తక్కువగా ఉందా లేదా అనేదానిపై ఆధారపడి స్ప్రెడ్ ఎక్కువ లేదా తక్కువగా ఉందా అనేది మీకు ఇస్తుంది కాబట్టి రోబోటిక్ కదలికల పరంగా అక్క్యురసీ మరియు రిపీటబిలిటీ ను ఈ విధంగా నిర్వచించవచ్చు ఇప్పుడు రోబోటిక్ జాయింట్ గురించి మాట్లాడుకుందాం జాయింట్ అనేది రోబోట్ ఆర్మ్ యొక్క భాగాల మధ్య సాపేక్ష కదలికను అనుమతించే ఒక విధానం రోబోట్ యొక్క జాయింట్ వివరించిన విధంగా రోబోట్ దాని ఎండ్ ఎఫెక్టర్ను ఒక స్థానం నుండి మరొక స్థానానికి తరలించేలా రూపొందించబడింది చాలా పారిశ్రామిక రోబోట్ల యొక్క కావలసిన కదలికకు అవసరమైన ప్రాథమిక కదలిక భ్రమణ కదలిక ఇది రోబోట్ తన చేతిని హరిజోన్టల్ ప్లేన్ లో ఒక దిశలో ఉంచడానికి వీలు కల్పిస్తుంది రేడియల్ కదలిక రోబోట్ దాని ఎండ్ ఎఫెక్టర్ను రేడియల్ దిశగా కదిలించడానికి సుదూర స్థానాలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది మరియు స్పష్టంగా నిలువు కదలికలు రోబోట్ దాని ఎండ స్పెక్టర్ వివిధ ఎత్తులకు తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ స్వతంత్రంగా లేదా ఇతరవాటి తో కలిపి ఎండ్ ఎఫెక్టర్ యొక్క పూర్తి కదలికను నిర్వచించాయి ఈ కదలికలు రోబోట్ చేయి యొక్క వేరు వేరు జాయింట్ కదలికల ద్వారా సాధించబడతాయి మరియు సాపేక్ష కదలిక యొక్క స్వభావాన్ని బట్టి జాయింట్ వాస్తవానికి ప్రిస్మాటిక్ జాయింట్ మరియు తిరిగే జాయింట్ గా వర్గీకరించబడ్డాయి ఇక్కడ ఉదాహరణకు లీనియర్ జాయింట్ రోటేషనల్ జాయింట్ ట్విస్టింగ్ జాయింట్స్ రివాల్వింగ్ జాయింట్స్ యొక్క వివిధ సందర్భాలను చూపిస్తుంది ఇక్కడ ఇది లీనియర్ జాయింట్ ఈ లింకులు సాధారణంగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రక్కనే ఉన్న లింకులు పెర్ఫెన్దిక్యూలర్ గా ఉంటాయి కానీ ఒక లింక్ చివరిలో మరొకటి లీనియర్ గా జారిపోతుంది ఇది ఒక రోటేషనల్ జాయింట్ R యొక్క కోణీయ కదలిక ఈ షేడెడ్ జాయింట్ కి సంబంధించి షేడెడ్ కాని వాటికి సంబంధించినది కాబట్టి ఇది అక్షం ద్వారా దాని భ్రమణ కదలిక ద్వారా గుర్తించబడుతుంది ఇది ప్రక్కనే ఉన్న లింక్కు పెర్ఫెన్దిక్యూలర్ గా ఉంటుంది ఇక్కడ ప్రక్కనే ఉన్నజాయింట్ పొడవు మారదు కానీ భ్రమణం జరిగేటప్పుడు ఒకదానికొకటి సంబంధించి లింకుల సంబంధిత స్థానం మారుతుంది స్పష్టంగా ట్విస్టింగ్ జాయింట్ T కూడా ఉంది ఇది ఒకరకంగా రొటేషన్ జాయింట్ కి సంబంధించింది కానీ ఇప్పుడు ఇది నిజంగా దూరాన్ని మార్చడం గురించి కాదు కానీ అక్షం 1 యొక్క కోణీయ ధోరణిని అక్షం 2 సంబంధించి మార్చడం గురించి కాబట్టి ఆ విధంగా ట్విస్టింగ్ వర్ణించవచ్చు కాబట్టి ఈ భ్రమణంలో ఒక లింక్ను మరొకదానికి సంబంధించి తిప్పడం ఉంటుంది మరొకరికి సంబంధించి మెలితిప్పినట్లు అందువల్ల పేరు ట్విస్టింగ్ రివాల్వింగ్ జాయింట్ V మరొక భ్రమణ జాయింట్ ఇక్కడ భ్రమణం ఒక అక్షం గురించి జరుగుతుంది ఇది ప్రక్కనే ఉన్న లింక్లలో ఒకదానికి సమాంతరంగా ఉంటుంది ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో ఇది అక్షసంబంధ కేంద్రం మరియు ఈ జాయింట్ అన్ని రౌండ్లలో లేదా దీనికి విరుద్ధంగా వెళుతుంది ఇది చిత్రంలో వివరించబడింది కాబట్టి ఇది సాధారణంగా తిరిగే జాయింట్ కావచ్చు సాధారణంగా లింకులు ఒకదానికొకటి పెర్ఫెన్దిక్యూలర్ గా సమలేఖనం చేయబడతాయి మరియు వాటిలో ఒకటి మరొకటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరు రోబోట్ యొక్క అన్ని విభిన్నజాయింట్లు ఈ విధంగా వర్గీకరిస్తారు ఉమ్మడి సంజ్ఞామానాన్ని వివరించడానికి ఒక నిర్దిష్ట ప్రామాణిక మార్గం ఉంది మరియు నేను దానిని వివరించబోతున్నాను రోబోట్ యొక్క భౌతిక ఆకృతీకరణను ఈ విభాగంలో వివరించిన సంజ్ఞామానం ద్వారా వివరించవచ్చు సంజ్ఞామానం ప్రాథమికంగా రోబోట్ యొక్క ఆకృతీకరణలో ఉపయోగించే జాయింట్ రకాలను గుర్తిస్తుంది ఇంతకు ముందు చర్చించినట్లుగా జాయింట్ల ను వరుసగా L R T మరియు V అక్షరాల ద్వారా లినియర్ రొటేషన్ ట్విస్టింగ్ మరియు రొటేషన్ సూచించవచ్చు కాబట్టి ఈ ఉదాహరణలో ఇక్కడ ఉన్న విభిన్న రోబోట్ ఆర్మ్ ని పరిశీలిస్తే ఈ ఆర్మ్ ల ను చూపించడానికి జాయింట్ సంజ్ఞామానం ఇవ్వగలుగుతాము కాబట్టి దీని కోసం మేము మొదట చేయి మరియు బాడీ పరిశీలిస్తాము మరియు నిర్దిష్ట రోబోట్ కాన్ఫిగరేషన్ను సూచించడానికి ఈ అక్షరాలను ఉపయోగిస్తాము ఈ ప్రత్యేక సందర్భంలో ఇది బాడీ ఇది బాడీ పార్ట్ మరియు ఇది లోయర్ ఆర్మ్ అని చెప్పండి ఇది అప్పర్ ఆర్మ్ మరియు ఇది రిస్ట్ ప్రాంతం కాబట్టి మేము ఈ రోబోట్ను LL యొక్క కాన్ఫిగరేషన్గా పరిగణించవచ్చు అంటే లీనియర్ లోయర్ ఆర్మ్ లీనియర్ అప్పర్ ఆర్మ్ ఆపై ట్విస్టింగ్ రిస్ట్ మరియు రోటేషనల్ రిస్ట్ కూడా ఉంటుంది కాబట్టి కదలిక యొక్క ఈ సామర్ధ్యం భ్రమణ కదలిక మరియు తరువాత మళ్ళీ ఎండ్ ఎఫెక్టరుపై ఒక ట్విస్ట్ ఉంటుంది కాబట్టి మీకు దిగువ చేయి ఉంది మీకు పై చేయి ఉంది మరియు మీకు ఇక్కడ మణికట్టు ఉంది అప్పుడు మీకు ఇక్కడ ఎండ్ ఎఫెక్టర్ ఉంది కాబట్టి ఇది ఎల్ఎల్ టి ఆర్ టి చే సూచించబడుతుంది అంటే మీకు లినియర్ లోయర్ ఆర్మ్ లినియర్ అప్పర్ ఆర్మ్ ట్విస్టింగ్ రిస్ట్ మరియు తరువాత రోటేషనల్ రిస్ట్ మరియు ట్విస్టింగ్ ఎండ్ ఎఫెక్టర్ కూడా ఉన్నాయి కాబట్టి రోబోట్ యొక్క ఈ ప్రత్యేక కేసు A యొక్క పూర్తి ఆకృతీకరణను మీరు ఈ విధంగా వివరిస్తున్నారు అదేవిధంగా మీరు ఇతర కాన్ఫిగరేషన్ B మరియు C లను తయారు చేయవచ్చు ఇది మేము తరువాత వివరిస్తాము కాబట్టి సమయాన్ని పరిగణలోకి తీసుకొని నేను ఈ మాడ్యూల్ ని ఇంతటితో ముగిస్తున్నాను ఆపై మనకు కోర్సులో కొంత భాగం కూడా ఉంది అది ఇంకా మిగిలి ఉంది మీకు తెలిసిన రోబోట్ కోసం కో ఆర్డినేట్ వ్యవస్థను స్థానిక నుండి గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్కు మ్యాప్ చేయవచ్చు మరియు గ్లోబల్ నుండి లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్కు మ్యాప్ చేయవచ్చు మరియు అవి ప్రాథమికంగా కైనమాటిక్ పరివర్తనాలు ఈ కోర్సు యొక్క మొదటి భాగంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను ఇంతకు ముందు వివరించినట్లుగా ఇదే పద్ధతిలో మరియు తరువాతి ఉపన్యాసంలో వీటిలో కొన్నింటిని నేను వివరించాలని అనుకుంటున్నాను కానీ ఈ ఉపన్యాసం ఈ మొత్తం సెషన్ యొక్క చివరి ఉపన్యాసం అవుతుంది ఇది కొంచెం ఎక్కువ వ్యవధి కలిగిన వేగవంతమైన ఉపన్యాసం బహుశా సుమారు 40 లేదా 45 నిమిషాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక వారం వరకు మేము ఈ ఐదు మాడ్యూళ్ళను మాత్రమే పోస్ట్ చేయబోతున్నాము ఉపన్యాసం 25 నుండి ఉపన్యాసం 29 వరకు మరియు 30 వ మాడ్యూల్ త్వరలో వెబ్ పోస్ట్ చేయబడుతుంది కాబట్టి ప్రస్తుతానికి వీడ్కోలు ధన్యవాదాలు